పునఃస్వాగతం కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ముఖ్యమైన పనితీరు అనగా సమ్మింగ్ పై దృష్టి పెట్టబడుతుంది ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఉపయోగించి అనేక ఆపరేషన్లు చేయవచ్చు సమ్మింగ్ చేయడానికి మీరు ఈ ఆప్ ఆంప్ ని ఉపయోగించవచ్చు వ్యవకలనం చేయడానికి మీరు ఈ ఆప్ ఆంప్ ని ఉపయోగించవచ్చు మీరు ఇంటిగ్రేట్ చేయడానికి ఈ ఆప్ ఆంప్ ని ఉపయోగించవచ్చు మీరు డిఫరెన్షియిట్ చేయడానికి ఈ ఆప్ ఆంప్ ని ఉపయోగించవచ్చు అంటే అది గణిత విధులను చేయగలదు అందుకే ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కాబట్టి మనం తెరపైకి వెళ్లి సమ్మింగ్ యాంప్లిఫైయర్ నీ చూద్దాం పై సర్క్యూట్లో నేను R2 మరియు R3 ను తీసివేసి R1 ను మాత్రమే ఉంచాను ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అవుతుంది ఇప్పుడు నేను కిర్చాఫ్ కరెంట్ లా ఉపయోగిస్తున్నాను కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏమిటి కిర్చోఫ్ కరెంట్ లా ఏమిటి కిర్చోఫ్ కరెంట్ లా ఇన్పుట్లో వర్తింపజేస్తే మనకు లభించేది అవుట్పుట్ వోల్టేజ్ V IR I v R i 1 V 1 R 1 చివరగా మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఈ విధంగా లభిస్తుంది

కాబట్టి ఇక్కడ ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఇన్పుట్ వోల్టేజీలు యొక్క సమ్ కీ అనులోమానుపాతంలో అవుట్పుట్ని ఉత్పత్తి చేస్తుంది 3 వేర్వేరు ఇన్పుట్లు ఉన్నాయని మనం చూడవచ్చు మేము బహుళ ఇన్పుట్లను మిళితం చేసి దానిని ఉపయోగించవచ్చు ఈ సమ్మింగ్ యాంప్లిఫైయర్కూ మీరు n సంఖ్య ఇన్పుట్ సిగ్నల్స్ జోడించవచ్చు సమ్మింగ్ యాంప్లిఫైయర్ సమ్మింగ్కూ మాత్రమే కాదు ఇది మీ ఇన్పుట్ వోల్టేజ్ను సమ్ చేస్తుంది మరియు యాంప్లిఫై చేస్తుంది కాబట్టి ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సమ్మింగ్ యాంప్లిఫైయర్లా ఉపయోగం కాబట్టి ఈ సమ్మింగ్ యాంప్లిఫైయర్ మనం ఎలా ఉపయోగించవచ్చో ఒక ప్రయోగంలో చూద్దాం మీరు ఎలా మార్పులు చూడగలరు మనం ఇన్పుట్ సిగ్నల్ను వర్తింపజేసినప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు అవుట్పుట్ సిగ్నల్ ఎలా ఓసిల్లోస్కోప్ ఉపయోగించి పొందవచ్చు ఈ ప్రయోగం చేయడానికి 2 వోల్టేజ్లను తీసుకొని దానిని సంకలనం చేద్దాం V 1 0 5V V 2 1V తీసుకుందాం మేము Vout ఈ విధంగా లెక్కిస్తాము సమ్మింగ్ యాంప్లిఫికేషన్ చేయడానికి మొదట మనం ఫిగర్లో చూపిన విధంగా సర్క్యూట్ను కనెక్ట్ చేయాలి రెండవది ఇన్పుట్కు V 1 మరియు V 2 సంకేతాలను వర్తింపజేస్తాము యాంప్లిఫికేషన్ ఫ్యాక్టరకి అనుగుణంగా మనం సంబంధిత అవుట్పుట్నీ పొందుతాము కాబట్టి అవుట్పుట్ను గమనించండి మరియు పట్టికలోని విలువను గమనించండి మేము సిద్ధాంతిక అవుట్పుట్న్ లెక్కిస్తాము V out R F V 1 R 1 V 2 R 2 కాబట్టి సమ్మింగ్ యాంప్లిఫైయర్ను ఉపయోగించి ఈ ప్రత్యేక ఆపరేషన్ ఎలా చేయగలమో చూద్దాం మొదటి సిగ్నల్ 0 5 V రెండవ సిగ్నల్ 1 V గెయిన్ 2 2 volts ఇప్పుడు మేము 1 వోల్ట్ మరియు 0 5 వోల్ట్లను వర్తింపజేస్తున్నాము 1 కిలోహెర్ట్జ్ వద్ద ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉంటుంది ఫేస్ 0 డిగ్రీ అవుట్పుట్ 1 0 5 1 5 V ప్లస్ యాంప్లిఫికేషన్ అవుతుంది అవుట్పుట్ ఈ మొత్తం ప్లస్ యాంప్లిఫికేషన్ అవుతుంది కాబట్టి ఓసిల్లోస్కోప్లో అవుట్పుట్ను చూద్దాం

కాబట్టి మేము ఒస్సిల్లోస్కోప్ను సమ్మింగ్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్కు కనెక్ట్ చేస్తే అవుట్పుట్ ఏమిటో చూద్దాం ఓసిల్లోస్కోప్లో అవుట్పుట్ 3

స్క్రీన్ చూద్దాం నా ఇన్పుట్ వోల్టేజ్ V 1 విలువ0 5V V 2 విలువ 1V Vout విలువ 3 28V సిద్ధాంతిక గణన Vout 2 2 1 5V ను ఇస్తుంది ఇది 3 28V కి దగ్గరగా ఉంటుంది మీరు ఇప్పుడు సమ్మింగ్ యాంప్లిఫైయర్ను యాంప్లిఫైయర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు అలాగే మీరు ఓసిల్లోస్కోప్లో సిగ్నల్ చూడలేకపోతే మీరు మల్టిమీటర్ ఉపయోగించి అవుట్పుట్ను కొలవవచ్చు కాబట్టి కనీస సంఖ్య పరికరాలతో బ్రెడ్బోర్డ్ IC మరియు కొన్ని నిష్క్రియాత్మక భాగాలు రెసిస్టర్లు మరియు కనెక్టర్ల తో మీరు ఎల్లప్పుడూ వేర్వేరు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్లను పరీక్షించవచ్చు మేము మార్పిడిపై పని చేయడం లేదు మనం ఇన్పుట్ సిగ్నల్ మరియు అవుట్పుట్ సిగ్నల్పై పని చేస్తున్నాము ఇన్పుట్ సిగ్నల్ మరియు అవుట్పుట్ సిగ్నల్ తరంగ రూపాలు ఒకే విధంగా ఉంటాయి అక్కడ ఫేస్ షిఫ్టు లలో మాత్రమే మార్పు ఉంటుంది నాన్ ఇన్వర్టింగ్ లో 0 డిగ్రీల ఫేస్ షిఫ్టు ఉంటుంది మరియు ఇన్వర్టింగ్ వద్ద 180డిగ్రీల ఫేస్ షిఫ్టు ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్కు ఇది ముగింపు మరియు నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తానని ఆశిస్తున్నాను ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క మరొక అనువర్తనంపై నేను మరింత బోధిస్తాను మరియు దానిని ఎలా ఆపరేట్ చేయాలో వివరిస్తాను మంచి రోజు మరియు నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను బై